అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ను అండ్ పర్సనాలిటీ పై ఎన్ ఎల్ NPTEL's యొక్క ఎం సి కోర్సుకు తిరిగి స్వాగతం నేను రవిచంద్రన్ ఐఐటి కాన్పూర్ లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం నుండి ఆంగ్ల ప్రొఫెసర్ని మనం ఇప్పటికే మొదటి వారంలో ఉన్నాము ఆపై నేను ముగింపును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించి ఆపై ప్రణాళిక సాఫ్ట్ స్కిల్స్ ను అభివృద్ధి చేయడానికి సిద్ధం కావడానికి సంబంధించి ఇప్పటివరకు మూడు మాడ్యూళ్ళను చేసాను ఇప్పుడు ఈ మాడ్యూల్లో అంటే మొదటి వారంలోని మాడ్యూల్ నంబర్ 4లో నేను సాఫ్ట్ స్కిల్స్ రకాలపై ముఖ్యంగా మీ స్వీయ నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్ స్కిల్స్ పై ఎక్కువ దృష్టి పెడతాను అది మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటారు మరియు నేను మునుపటి విధానంలో మీకు చెప్పినట్లుగా నేను ఒక విధానాన్ని ఉపయోగించబోతున్నాను ఇక్కడ ఇతర విధానాల మాదిరిగా కాకుండా ప్రజలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇలా చేయండి అలా చేయండి ఆపై కొన్ని కాస్మెటిక్ టచెస్ ఇవ్వండి కానీ ఆచరణలో ఇది నిజంగా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సమానం కాదు కాబట్టి ఇక్కడ నా విధానం మీ వ్యక్తిత్వంలో ఒక రకమైన మార్పును సృష్టించడం సవరించడంఅభివృద్ధి చేయడం మరియు అదే సమయంలో సాఫ్ట్ స్కిల్స్ను స్వీకరించండి ఇవి మీతో ఎప్పటికీ ఉంటాయి మరియుఅన్ని మానవ పరస్పర చర్య మరియు సమాచార మార్పిడిలో మీకు ఉద్దేశించిన ప్రభావాన్ని ఇస్తుంది ఇప్పుడు నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో మనం చేసిన వాటి యొక్క శీఘ్ర ముఖ్యాంశాలు మునుపటి దానిలో మానవ అవగాహనల గురించి నేను మీకు హైలైట్ చేసాను మానవ సంబంధాలలో సరైన అవగాహనను మానవ అవగాహనలు ఎలా నిర్ణయిస్తాయో నేను మీకు చెప్తున్నాను నేను చెప్పిన అవగాహనలు వేర్వేరుగా మరియు తరచుగా విరుద్ధంగా ఉంటాయి మనం ఒకే వస్తువును చూస్తాము కానీ ఒకే వస్తువు గురించి మనకు రెండు వేర్వేరు అవగాహనలు ఉన్నాయి ఆపై పక్షపాతం ద్వారా మార్గనిర్దేశం చేయవద్దు ముఖ్యంగా మానవ పరస్పర చర్యలో ఇందుకోసం మీరు భావోద్వేగపరంగా కూడా సమతుల్యతను కలిగి ఉండాలి మీరు మీ కోపాన్ని చూపించే ముందు లేదా ఒకరి బాధించే ప్రవర్తనపై మీరు ఎలాంటి భావోద్వేగాన్ని వ్యక్తం చేసే ముందు ఆ వ్యక్తి మొదటి సందర్భంలో ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుసుకోండి ఇప్పుడు నేను మీకు స్టీఫెన్ కోవీ నుండి ఉదాహరణ ఇచ్చాను ఆపై అతను ప్రసిద్ధ ప్రకటన చేస్తాడుః అర్థం చేసుకోవడానికి మొదట వెతకండి తరువాత అర్థం చేసుకోండి ఇతరులకు అర్థం కావడం లేదని ఫిర్యాదు చేయడానికి బదులుగా ఆ వ్యక్తి మీకు సరిపోని విధంగా ఎందుకు అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇది మునుపటి ఉపన్యాసం గురించి కానీ మరోవైపు కొన్ని సాధారణ చిట్కాలుః ఈ కోర్సుకు అవసరమైన కనీస అభ్యాసం చేయడంలో సంతృప్తి చెందకండి అప్పుడప్పుడు నేను కొన్ని పేర్లను చెప్తూ ఉంటాను కొన్ని ఆలోచనలను చెప్తూ ఉంటాను కొన్ని పుస్తకాలను చెప్తూ ఉంటాను వీటిని మీరు అదనపు పఠనం కోసం ఉపయోగించవచ్చు ఉదాహరణకు మునుపటి రెండు ఉపన్యాసాలలో సూచించిన అదనపు విషయాల నుండి మీరు ఆసక్తిగా నేర్చుకోవాలి ఒకటిః నేను స్టీఫెన్ కోవీ యొక్క సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ గురించి ప్రస్తావించాను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో స్టీవ్ జాబ్స్ యొక్క ప్రసిద్ధ ప్రారంభ చిరునామాను చూడమని కూడా నేను మిమ్మల్ని అడిగాను మీలో చాలా మంది దీన్ని చేశారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ మీరు దీన్ని చేయకపోతే కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ ఉపన్యాసం ముగిసిన తరువాత పుస్తకాన్ని కొనుగోలు చేసి ఆపై వీడియో చూడటానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ ఉపన్యాసంలో మళ్ళీ నేను ప్రారంభించే ముందు మీరు ఈ ప్రశ్నతో ఆలోచిస్తూ ఉండవచ్చుఃనేను ఇప్పటివరకు మీకు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ నేర్పించానా నేను మీకు నేర్పించినట్లయితే మీరు నిజంగా ఇప్పటివరకు ఏదైనా సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్నారా ఒకవేళ మీరు నేర్చుకున్నట్లయితే అవి ఏమిటి ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మీకు బహిరంగంగా చెప్పలేదునేను మీకు ఈ నైపుణ్యాలను నేర్పించబోతున్నాను ఆపై దాని గురించి మాట్లాడబోతున్నాను కానీ వాస్తవానికి కొన్ని ముఖ్యమైన భావనలు మరియు ఆలోచనలను పరిచయం చేసే విధంగా నేను పరోక్షంగా కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ను నేర్పించాను ఇది స్వీయ నిర్వహణ భావోద్వేగ నియంత్రణ మరియు సమయ నిర్వహణ నైపుణ్యాలకు సంబంధించిన నైపుణ్యాలు ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ దృక్పథంలో మనం చేసిన వాటి యొక్క త్వరిత పునఃపరిశీలన ప్రివ్యూ అవును నిజంగా నేను మీకు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాను అని మీకు అర్థం చేసేలా చేస్తుంది కానీ మళ్ళీ నేను చెప్పినట్లుగా నేను గుర్రాన్ని చెరువుకు తీసుకెళ్లగలను కానీ దానిని త్రాగాలా వద్దా అనేది గుర్రంపై ఆధారపడి ఉంటుంది ఇవి కొన్ని నైపుణ్యాలు అనే అవగాహనతో కూడిన వాతావరణాన్ని నేను సృష్టించాను మరియు మీరు దాని గురించి తెలుసుకోవాలి మరియు మీరు దానిని మీ రోజువారీ ప్రవర్తనలో అమలు చేయాలి తద్వారా ఆ నైపుణ్యాలు మీలో భాగం అవుతాయి ఇప్పుడు నేను మీకు బోధించడానికి ప్రయత్నిస్తున్న నైపుణ్యాలు ఏమిటి ఇప్పుడు నేను మిమ్మల్ని సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్న మొదటి మాడ్యూల్లో వాటిని చూడండి చక్కటి ట్యూన్ లో మీరు ఈ కోర్సుకు వెళ్లి ఆపై నేను మిమ్మల్ని ప్రణాళిక చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను చెప్పిన షెడ్యూల్ను ప్లాన్ చేయండి ఈ కోర్సును చేయడానికి సిద్ధం చేయడం మరియు ప్రణాళిక చేయడం చాలా ముఖ్యమైన విషయం రెండవ దానిలో నేను ఎక్కువగా స్పష్టమైన ఉద్దేశ్యం కలిగి ఉండటానికి సంబంధించి సెల్ఫ్ అవార్నెస్ పై దృష్టి పెట్టాను మనము మనస్సులో ముగింపుతో ప్రారంభించడం గురించి మాట్లాడాము ఆపై మనస్సులో ఆ ముగింపు వాస్తవానికి మీరు కొత్త పనిని ప్రారంభించే ముందు తుది ఫలితం గురించి ఆలోచించడం ఈ కోర్సు చేయడానికి ముందే నేను మీకు చెప్పిన ఏదైనా పని ఈ కోర్సు ఎందుకు చేస్తున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ కోర్సు ముగింపులో మీరు ఏమి ఆశిస్తారు మీరు కేవలం సర్టిఫికేట్ ఆశిస్తున్నారా లేదా మీకు ధృవీకరణ పత్రం కాకుండా వేరే ఏదైనా కావాలా మీరు దీన్ని ఎలా ఉపయోగించబోతున్నారు ఆపై మనస్సులో ముగింపుతో ప్రారంభించండి మీ దృక్పథం ఏమిటి మీ జీవితకాల మిషన్ ఏమిటి దాని గురించి ఆలోచించారా మీరు దీన్ని చేయకపోతే మళ్ళీ ఇప్పుడు విరామం తీసుకోండి విరామం తీసుకోండి వెనక్కి తిరిగి చూడండి ఆపై మీ జీవిత చివరిలో మీకు ఏమి కావాలో ఆలోచించండి మీ జీవితంలో ఆ నలుగురు ముఖ్యమైన వ్యక్తులు మీ గురించి ఏమి చెప్పబోతున్నారు ఇప్పుడు ఆ విషయాలు మీ జీవితంలోని సంఘటనలను మీరు ప్లాన్ చేయబోయే మరియు షెడ్యూల్ చేయబోయే విధానంలో భారీ మార్పును తెస్తాయి ఇప్పుడు రెండవ మాడ్యూల్లో విస్తృతంగా నేను సెల్ఫ్ అవార్నెస్ గురించి మాట్లాడుతున్నాను కానీ మీరు కొత్త పనిని ప్రారంభించే ముందు తుది ఫలితం గురించి ఆలోచించాలని కూడా నేను కోరుకున్నాను ఎందుకంటే ఇది మీ ప్రాధాన్యతలను తెలుసుకోవడంలో నిర్ణయించడంలో మీకు సహాయపడుతుంది ఇప్పుడు మీ ప్రాధాన్యతలు ఏమిటో మీకు తెలిసిన తర్వాత మీరు అధిక విలువ మరియు తక్కువ విలువ గల పనులు ఏమిటో గుర్తించడం నేర్చుకుంటారు ఆపై నెమ్మదిగా మీరు విలువ లేని పనులు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు దానిపై సమయం గడపడం మీ వ్యక్తిత్వాన్ని లేదా సాఫ్ట్ స్కిల్స్ను పెంపొందించుకోవడానికి మీకు సహాయపడదు మీ జీవితం నుండి దానిని తొలగించండి విలువ లేని పని ఆపై మీరు అధిక విలువ గల పనులను మాత్రమే చేయడానికి కట్టుబడి ఉంటారు నేను నిబద్ధత కోసం అడుగుతున్నాను ఆపై మీరు పనులను సకాలంలో పూర్తి చేయడానికి సంకల్ప శక్తిని మరియు పట్టుదలను ఉపయోగించాలి ఆపై నేను వెళ్ళాను విన్నాను ఆపై నేను మీకు గ్రహణ వ్యత్యాసాల గురించి కూడా చెప్తున్నాను మన స్వంత అవగాహనలలో తేడాలు కాబట్టి దాని చివరలో మీరు ఇతరుల పట్ల సానుభూతి చూపడం నేర్చుకోవడం చాలా ముఖ్యం అని చెప్పి ముగించాను సానుభూతి పొందడం అనేది మీరు అభివృద్ధి చేయాల్సిన ఒక రకమైన సాఫ్ట్ స్కిల్ నేను ఇప్పుడు దాని గురించి మరింత మాట్లాడతాను మరియు నేను సాఫ్ట్ స్కిల్స్ యొక్క తొమ్మిది ముఖ్యమైన కోణాల గురించి హైలైట్ చేయబోతున్నాను తొమ్మిది ప్రముఖమైనవి మీరు పుస్తకాలను పరిశీలిస్తే అవి వందలాది నైపుణ్యాలను చెబుతాయి కానీ నేను గుర్తించిన తొమ్మిది విస్తృత సాఫ్ట్ నైపుణ్యాలలో అన్ని ఇతర నైపుణ్యాలను చేర్చవచ్చు మరియు ఈ మాడ్యూల్లో స్వీయ నిర్వహణ స్కిల్ సెట్ కింద వచ్చే ఈ తొమ్మిది స్కిల్ సెట్ పై దృష్టి పెడదాం ఇప్పుడు ఈ తొమ్మిది ముఖ్యమైనవి మరియు దాని చివరలో నేను మీకు చెప్తున్నది మరియు మీరు నేర్చుకుంటున్నారు మరియు నేను కూడా భావనలను బోధించను నేను మిమ్మల్ని ప్రశ్నలు అడగబోతున్నాను ఆపై ఈ ప్రశ్నలు అలంకారిక ప్రశ్నలు అంటే సమాధానాలు అవ్యక్తంగా ఉంటాయి సరైన సమాధానం ఏమిటో మీకు తెలుసు మీరు దాని గురించి ఆలోచిస్తారు ఆపై మీరు దీన్ని చేయడం లేదని అనుకుంటే దానిని మార్చుకోండి దానిని మీ జీవితం నుండి తొలగించండి మరియుఅప్పుడు తదనుగుణంగా సవరించడానికి ప్రయత్నించండి స్వీయ నిర్వహణ పరంగా మీరు కలిగి ఉండాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన నైపుణ్యం సెల్ఫ్ అవార్నెస్ ఇప్పుడు సెల్ఫ్ అవార్నెస్ కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి తెలియని సెల్ఫ్ అనేది జీవించడానికి విలువైనది కాదు మీరు మొదట తెలుసుకోవాలి మరియు మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు ప్రపంచాన్ని జయించగలుగుతారు ఈ విషయాలన్నీ మీకు తెలుసు కానీ కొన్ని చొచ్చుకుపోయే ప్రశ్నల పరంగా మీలో చొచ్చుకుపోయే పరంగా ఈ భావనల గురించి ఆలోచించండి మరియు మీరు వాటికి ఎలా సమాధానం ఇస్తారు నేను మిమ్మల్ని అడగబోయే కొన్ని ప్రశ్నలను చూడండి ఆపై మీ సెల్ఫ్ అవార్నెస్ స్థాయి మీకు తెలిసిన సమాధానాలను పరిష్కరించండి మీకు మరింత అవసరమని మీరు అనుకుంటే ప్రశ్నలు అడగడం కొనసాగించండి మెరుగుదలలు చేయండి ఎందుకు సోమరితనం మీలో ఉండే అతిపెద్ద కాన్ఫ్లిక్ట్ పరిష్కారం మీరు సోమరితనాన్ని అధిగమిస్తారని నిర్ణయించుకోవడానికి ప్రయత్నించడం మీరు నిర్ణయించుకున్న రోజు మీరు స్వేచ్ఛ పొందుతారు మీకు ఎక్కువ సమయం ఉంటుంది ఆపై మీకు మరిన్ని పనులు చేయాల్సి ఉండగా మీరు త్వరలో లేదా తరువాత మీ లక్ష్యాన్ని గుర్తిస్తారు ఆపై మీరు ముందుకు ఒక దృష్టితో సాగుతారు అప్పుడు మీరు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు అయితే మీరు ఎందుకు సోమరితనం మిమ్మల్ని సోమరితనం చేసేది ఏమిటి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేయడానికి మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుంది మీరు ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అది 9 నుండి 5 ఉద్యోగం అయినా మీరు 5 గంటలకు మించి పని చేయడానికి కారణమేమిటి మీ గడియారాన్ని చూడకుండా పని చేయడానికి మిమ్మల్ని ఏది ప్రేరేపిస్తుంది తరచుగా మిమ్మల్ని ఉద్రేకంతో గమనించే ఉద్యోగం ఏమిటి మీరు చేస్తున్నారా మీరు చేయకపోతే మీరు ఎందుకు చేయరు కాబట్టి ఇవి మీ సెల్ఫ్ అవార్నెస్ కు సమానమైన సమాధానాలు మీరు దాని గురించి ఆలోచించకపోతే ఇప్పుడు దాని గురించి ఆలోచించండి మీకు ఎవరు లేదా ఏది స్ఫూర్తినిస్తుంది ఇది ఒక వ్యక్తి ఇది ఒక వ్యక్తి యొక్క రూపమా ఆపై కొంతమందికి నచ్చుతుంది పిల్లల అమాయకత్వాన్ని చూడండి వారు చాలా ప్రేరణ పొందారు కొంతమంది సూర్యాస్తమయం నుండి ప్రేరణ పొందారు ప్రకృతి కూడా చాలా పెద్ద ప్రేరణ కొంతమంది గొప్ప విజయాల నుండి ప్రేరణ పొందుతారు మీకు స్ఫూర్తినిచ్చేది ఏమిటి ఆపై మీకు కోపం తెప్పించేది ఎవరు లేదా ఏమిటి అనుకుందాం మీరు ఎవరినైనా లేదా దేనినైనా చూసి ఆపై మీకు కోపం వస్తుంది ఇప్పుడు అది ఏమిటి అది మిమ్మల్ని అమర్చుతోంది మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు మీరు పూర్తిగా ఒత్తిడి లేని సమయం ఏమిటి మీరు పూర్తిగా ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉంటారు ఇది ఉదయాన్నే కదా రాత్రి ఆలస్యం అవుతుందా లేదా మీ మధ్యాహ్నం నిద్రపోయిన కొంత సమయం తరువాత రోజులో మీరు ప్రశాంతంగా ఉండే సమయం ఏమిటి ఒక నెలలో ఎన్ని వారాలు మీరు పూర్తిగా ప్రశాంతంగా ఉంటారు మీకు ఎటువంటి ఒత్తిడి లేదని నిద్రలేమి సమస్య లేదు మీరు ప్రశాంతంగా నిద్రపోయారు ఇలా ఎన్ని రోజులు గడిచాయి అప్పుడు మీరు దేనికి భయపడుతున్నారు మీ భయాలు ఏమిటి మీ భయాలు ఏమిటి మీకు ఎప్పుడు సిగ్గు అనిపిస్తుంది మీరు కొంచెం సిగ్గుపడినప్పుడు మరియు మీరు ఇబ్బంది పడినప్పుడు ఆపై మీరు కొన్ని పనులు చేయడానికి కొంచెం సిగ్గుపడతారు ఇది ఎప్పుడు జరుగుతుంది మీకెందుకు కోపం వస్తుంది మీ డ్రైవింగ్ ఫోర్సెస్ ఏమిటి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి అది అధికారమా ఇది ఒక రకమైన అందమా కొన్ని సౌందర్యశాస్త్రాలు ఇది ప్రపంచాన్ని మార్చడానికి ఒక రకమైన ప్రేరణనా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన విషయం ఇది అని మీరు అనుకుంటున్నారా మిమ్మల్ని నడిపిస్తున్నది ఏమిటి మీరు విషయాలను ఎందుకు వాయిదా వేస్తారు మీకు తగినంత ప్రేరణ ఉంటే మీరు విషయాలను ఎందుకు వాయిదా వేస్తున్నారు మీరు పనులను సకాలంలో ఎందుకు చేయడం లేదు మీరు ఎవరితోనైనా ఎందుకు అసూయపడతారు మీరు మీ గురించి ఎందుకు సంతోషంగా లేరు ఎవరికైనా మీ కంటే మెరుగైనది ఉందని మీరు ఎందుకు అనుకుంటారు మీకెందుకు అసూయ ఆపై మీరు ఎవరినైనా ఎప్పుడు మెచ్చుకుంటారు మీరు ఎవరిలోనైనా కొన్ని లక్షణాలను ఇష్టపడతారని ఎప్పుడు చూపిస్తారు మీరు ఎల్లప్పుడూ మీతో నిమగ్నమై ఉంటారా మరియు వారు మీ కంటే మంచివారని ఎవరికైనా లేదా ఎవరికైనా చెప్పడానికి మీకు ఎప్పుడూ సమయం లేదా మీరు అలా చేస్తే మీరు ఎప్పుడు చేస్తారు మీరు ఎవరితోనైనా లేదా దేనితోనైనా ఎందుకు ఆకర్షితులవుతారు ఎవరినైనా ఆకర్షిస్తున్నది లేదా ఆ లక్షణం ఏమిటి మీరు దేనికైనా ఎందుకు బానిస అవుతారు ఇది మంచి వ్యసనం కావచ్చు చెడు వ్యసనం కావచ్చు మీరు ఒక పుస్తకం చదవడానికి బానిస కావచ్చు మీరు టీవీలో ఏదైనా చూడటానికి బానిస అవుతారు మీరు ఇంటర్నెట్కు బానిస కావచ్చు ఫేస్బుక్ కు బానిస కావచ్చు మాదకద్రవ్యాలకు బానిస సిగరెట్లకు బానిస చాలా విషయాలకు బానిస కానీమీరు ఎందుకు బానిస అవుతున్నారు మీకు ఆ వ్యసనం రావడానికి కారణం ఏమిటి మరియు కొన్నిసార్లు మీరు ఒక వ్యక్తితో మాట్లాడకపోయినా కూడా మీరు ఎందుకు ద్వేషిస్తారు కానీ మీరు ఆ వ్యక్తిని చూసిన క్షణమే మీరు ఆ వ్యక్తిని ద్వేషించడం ప్రారంభిస్తారు మీరు ఆ వ్యక్తిని ఎందుకు ద్వేషిస్తారు మీరు ఎవరినైనా ఎందుకు ప్రేమిస్తారు దానికి కూడా కారణం లేకపోలేదు మీరు ఎవరినైనా ఎందుకు ప్రేమిస్తారు ఇప్పుడు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తే మీరు మీ స్వంతదానికి అవసరమైన ఒక రకమైన అవగాహనను సృష్టించగలుగుతారు కాబట్టి అది సెల్ఫ్ అవార్నెస్ కింద ఉంటుంది రెండవ కుడివైపుకి వెళ్దాం ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఈ ప్రశ్నలను అడగండి మీకు నమ్మకం ఉందా లేదా మీరు అతి నమ్మకంగా ఉన్నారా లేక మీకు ఆత్మవిశ్వాసం లోపించిందా మీరు ఈ మూడు వర్గాలలో ఒకరు కావచ్చు మరియు మీరు ఏదో ఒక సమయంలో మీ జీవితంలోని కొన్ని అంశాలలో నమ్మకంగా ఉండవచ్చు కానీ వేరే వాటిపై పూర్తిగా విశ్వాసం లేకపోవచ్చు మీ జీవితంలో ఏ భాగంలో మీకు ఆత్మవిశ్వాసం లోపించింది అప్పుడు మీ ఆత్మవిశ్వాసానికి సమానమైన దేనినైనా సాధించే బలం మరియు శక్తి మీలో ఉందని మీరు విశ్వసిస్తున్నారా అదే అంతర్గత విశ్వాసం సరే బయట మీరు దేనితోనైనా సిగ్గుపడతారు ఆపై మీరు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడం లేదు కానీ మీ లోపల మీకు ఆ శక్తి ఉందని మీ జీవితంలో మీరు కోరుకున్నది సాధించడానికి మీకు ఆ బలం ఉందని మీరు లోతుగా నమ్ముతున్నారా మీకు అది ఉంటే మీరు నమ్మకంగా ఉంటారు లేకపోతే మీరు అభివృద్ధి చెందాలి మైండ్ సెట్ అనేది మీరు స్వీయ నిర్వహణ నైపుణ్యాల పరంగా అభివృద్ధి చేయాల్సిన చాలా ముఖ్యమైన నైపుణ్యం అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు సానుకూల లేదా ప్రతికూల మనస్తత్వం ఉందా మీరు ఎల్లప్పుడూ జీవితం యొక్క గులాబీ చిత్రాన్ని చూస్తున్నారా లేదా ఎల్లప్పుడూ దిగులుగా ఉన్నదాన్ని చూస్తున్నారా మీ మనస్సు సమస్యలను చూస్తుందా లేదా సమస్యలకు పరిష్కారంతో బయటకు వస్తుందా కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ప్రజలు ఉంటారు వారు మొదట సమస్యలను పరిశీలిస్తారు మరియు అక్కడ ఏ పరిస్థితిలోనైనా ఇతరులు ఉంటే వారు ఎల్లప్పుడూ సాధ్యమైనంత ఉత్తమమైన పరిష్కారాన్ని చూడటానికి ప్రయత్నిస్తారు మీ మనసు దేని గురించి ఆలోచిస్తోంది ఇది సమస్యను సృష్టిస్తుందా లేదా సమస్యలను పరిష్కరిస్తుందా అప్పుడు మనస్తత్వం యొక్క ఇతర అంశం మీకు దృఢమైన స్థిరమైన మనస్తత్వం ఉందా లేదా సౌకర్యవంతమైన వృద్ధి మనస్తత్వం ఉందా స్థిరమైన మానసిక స్థితి మరియు వృద్ధి మానసిక స్థితి మధ్య ఈ భావనలలో కొన్నింటిని నేను రాబోయే ఉపన్యాసాలలో వివరిస్తాను కానీ ప్రస్తుతం కనీసం మీకు ఎలాంటి మానసిక స్థితి ఉందో మీకు తెలుసు మీకు స్థిరమైన మనస్తత్వం ఉంటే మీరు ఆలోచనలకు సిద్ధంగా ఉండరు మీరు కూడా ఇలాంటి కోర్సుకు సిద్ధంగా ఉండరు కాబట్టి మీకు ఇప్పటికే ప్రతిదీ తెలుసని మీరు అనుకుంటారు మీరు కోర్సు లో ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నారు కానీ మనస్సు తెలివిగా మీరు కేవలం స్థిరంగా ఉన్నారు మరియు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి నిరాకరిస్తున్నారు వృద్ధి మనస్తత్వంగల వ్యక్తులు నేర్చుకోవడానికి చాలా ఉందని ఎల్లప్పుడూ తెలుసుకోండి ఆపై వారుపొరపాట్లు చేస్తారు కానీ వారు తప్పుల నుండి నేర్చుకుంటారు వారు అభివృద్ధి చెందుతారు వారు మెరుగుపరుస్తారు ఆపై వారు పెరుగుతారు కాబట్టి మీరు స్థిరమైన స్థితిలో ఉన్నారా లేదా వృద్ధి మనస్తత్వంలో ఉన్నారా అని చూడండి మీ మనస్సు క్లిష్ట పరిస్థితులలో కూడా నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి అవకాశం కోసం చూస్తున్నదా లేదా మీ మనస్సు ఇతరులను ఫిర్యాదు చేయడంలో నిందించడంలో నిమగ్నమై ఉందా కాబట్టి కొంతమందికి పూర్తి బాధ్యత ఉంటుందిః నేను పొరపాటు ను సృష్టించానని మనస్సు భావిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మనస్సు అది నేను కాదని భావిస్తుంది దీనికి కారణంఅతను నా తల్లిదండ్రుల కారణంగా నా యజమాని కారణంగానా కొడుకు కారణంగా భార్య కారణంగా నా సహోద్యోగి స్నేహితుడు శత్రువు కారణంగా ఇది జరిగింది నా వల్ల కాదు మీ మనసు ఏమి ఆలోచిస్తోంది అది మీ ఆలోచనా విధానాన్ని నిర్ణయిస్తుంది మీరు నిజంగా మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మీరు వృద్ధి మనస్తత్వం కలిగి ఉండాలి మీరు సానుకూల మనస్తత్వం కలిగి ఉండాలి ఇప్పుడు ఎమోషనల్ సమతుల్యత ఒత్తిడిని నిర్వహించడం మరియు వైఫల్యాన్ని ఎదుర్కోవడం వంటి తదుపరి 3 నైపుణ్యాలను చూద్దాం ఇది మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ను ను అభివృద్ధి చేస్తుంది ఇప్పుడు ఎమోషనల్ సమతుల్యత నేడు ఎమోషనల్ సమతుల్యతతో పాటునేను దాని గురించి మాట్లాడబోయే తదుపరి అంశాలు స్పిరిచ్యుయల్ ఇంటెలిజెన్స్ ఈ రెండునైపుణ్యాల సెట్ అనేది మీరు అత్యంత విజయవంతమైన వ్యక్తి అవుతారా లేదా అని నిర్ణయించే ప్రధాన నైపుణ్య సెట్ గా భావించబడుతుంది విజయవంతమైనది భౌతిక పరంగా కాదు కానీ సమగ్ర పరంగా మీరు విజయవంతమవుతారా మీ జీవితంలో మీరు సంతోషంగా మరియు శాంతియుతంగా ఉంటారా కాబట్టి మీ విజయ స్థాయిని నిర్ణయించే తెలివైన భాగం ఐక్యూ అని మునుపటి ఆలోచనకు విరుద్ధంగా ఈ రెండు అంశాలను మాత్రమే వారు నిర్ణయిస్తున్నారు ఇప్పుడు ఈ ఈక్యూ అంటే ఏమిటి ఎమోషనల్ కోసెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు నేను దీనిని ఎమోషనల్ సమతుల్యత అని పిలుస్తాను మీ ఎమోషనల్ లిటరసీ ఎంత బాగుంది మీ గురించి మీకు తెలిసినది ఎమోషనల్ పరమైనది అదేనా మీ ఎమోషనల్స్ ను నియంత్రణలో ఉన్నాయని మీకు ఎప్పుడు తెలుస్తుంది మీరు మీ ఎమోషనన్స్ ను కోల్పోతున్నారని మీకు ఎప్పుడు తెలుస్తుంది మరియు మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్థాయి ఏమిటి మీ ఈక్యూ ఏమిటి మీరు ఎవరితోనైనా అన్ని సమయాల్లో మీ భావోద్వేగాలను నియంత్రించగలరా ఎవరితోనైనా మీరు మీ భావోద్వేగాలను కోల్పోతున్నారా కొంతమందితో మాత్రమే మీరు దానిని నియంత్రించగలరా మీరు కోరుకుంటే మీ భావాలను దాచగలరా లేదా మీ ముఖం మీ కళ్ళు మీ మొత్తం శరీరం నుండి ఆ భావం అశాబ్దికంగా వ్యక్తీకరించబడుతుందా మీరు చేయలేరు కదా మీరు కొందరి ముందు బలహీనంగా ఉన్నారా కొంతమందితో ముఖ్యంగా వారు మీ బాస్ అయితే మీకు భయం అనిపిస్తోందా మీరు అంత మంచి స్థితిలో లేరని అనుకుందాంమీకంటే ధనవంతుల ముందు శక్తివంతమైన వ్యక్తుల ముందు మీరు కొంచెం భయపడి బలహీనంగా ఉన్నారా మీకు ఇలాంటి ఎమోషనల్ సమస్యలు ఉన్నాయా కోపం నిరాశ బాధ వంటి మీ ప్రతికూల ఎమోషనల్స్ ను మీరు నియంత్రించగలరా ఉదాహరణకు మీరు బాధపడితే మీరు ఎలా ప్రవర్తిస్తారు రియాక్ట్ అవుతారా మీకు కోపం వస్తుందా ఇతరులపై కేకలు వేస్తారా లేక మిమ్మల్ని మీరు శాంతింపజేసుకుంటున్నారా ఆపై మీరు ఆత్మపరిశీలన చేసుకోండి పునరాలోచించండి విషయాలు విషయాలు ఆలోచించండిఅప్పుడు మీరు భవిష్యత్తులో ఆ రకమైన బాధను తగ్గించడానికి పరిష్కారంతో ముందుకు వస్తారు మీరు ఎలా ప్రవర్తిస్తారు ప్రజలు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు మీరు గొప్పగా ప్రవర్తిస్తారా ప్రజలు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు మీరు ఉదారంగా వ్యవహరిస్తారా లేదా ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినప్పుడు మీరు మిమ్మల్ని మీరు నీచంగా చూపించుకుంటున్నారా కాబట్టి ఇది చాలా పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది మీరు మీ స్వంత భావోద్వేగంతో నిమగ్నమైనప్పుడు మీరు హేతుబద్ధంగా ఆలోచించి నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోగలరా అంటే మీరు పూర్తిగా భావోద్వేగానికి గురైనప్పుడు మీరు ఏదైనా లక్ష్యం మరియు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోగలరా లేదా అది మీ భావోద్వేగాల ద్వారా కట్టుబడి ఉంటుందా మీ అంతరంగ భావాలను పంచుకోవడానికి మీరు భయపడుతున్నారా మీరు మీ అంతరంగపు భయాలు భయాలు ఆపై సరదా ఆలోచనలను కూడా ఒక సమూహంలో కనీసం ఒక వ్యక్తితో పంచుకోగలరా సాధ్యమేనా మీరు కంగారుపడకుండా ఎవరితోనైనా మీ ప్రేమను పంచుకోగలరా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే ఈ లక్షణాలన్నీ మీ భావోద్వేగ అక్షరాస్యత గురించి ముఖ్యమైన ఆధారాలను తెలియజేస్తాయి దీనికి తిరిగి వస్తాను కానీ ప్రస్తుతం నేను దీన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను మరియు ఈ ప్రశ్నలను అడుగుతూ ఉండండి వాస్తవానికి మీరు దీన్ని అడిగి ఆపై వ్రాసి ఆపై ఆలోచించండి సమాధానం వ్రాయండిః నేను ఈ స్థాయిలో ఉన్నాను నేను ఈ వ్యక్తిని చూసి భయపడుతున్నాను ఆపై దానిని మీలో స్పృహతో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఆలోచించి ఆ పరిస్థితిని అధిగమించడానికి ప్రయత్నించండి మళ్ళీ నేను చెప్పినట్లుగా తరువాతి దశలో ఒక విధమైన ఎమోషనల్ సమస్యలను అధిగమించడానికి తిరిగి వస్తాను ఇప్పుడు ఒత్తిడి నిర్వహణ ఒత్తిడిని నిర్వహించడం గురించి మీరు ఒత్తిడిని ఎలా నిర్వహిస్తారు ఇది ఒక వ్యక్తిగా మీరు ఎంత భావోద్వేగపరంగా బలంగా ఉన్నారో కూడా నిర్ణయిస్తుంది మరియు ఇది మీ స్వీయ నిర్వహణ నైపుణ్యం గురించి కూడా చెబుతుంది ఒత్తిడిని హ్యాండల్ చేసే విషయంలో మీరు ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటారా కొంతమంది తమ స్నేహితులు మద్దతుదారులు ఉన్న వాతావరణంలోనే తాము కూల్గా ఉండగలమని భావిస్తారు కానీ ప్రతికూల పరిస్థితిలో కఠినమైన పరిస్థితిలో మీరు ప్రశాంతంగా సమైక్యంగా ఉంటారా వ్యక్తిగత వృత్తిపరమైన స్థాయిలలో వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు ఒత్తిడికి గురవుతున్నారా మీరు ఇంటికి వెళ్లడానికి ఇష్టపడరు కాబట్టి మీరు బార్కు వెళ్లి చాలా త్రాగుతారు ఆపై ఇంటికి వెళ్లి ఆపై మళ్ళీ అరుస్తారు కానీ ఆపై మీ అపస్మారక స్థితిలో మీరు ఏమీ వినలేరు ఆపై మీరు ఫ్లాట్ అవుతారు కార్యాలయంః మళ్ళీ మీరు వెళ్ళండి మీరు మీ సహోద్యోగిని ఎదుర్కోవటానికి ఇష్టపడరు మీరు మీ యజమానిని ఎదుర్కోవటానికి ఇష్టపడరు ఆ ఇల్లు మరియు కార్యాలయం రెండింటిలోనూ మీరు అటువంటి వైరుధ్యమైన ఒత్తిడితో కూడిన పరిస్థితిని సృష్టించారా ఒత్తిడితో కూడిన పరిస్థితి నుండి ఎలా బయటపడాలో మీకు తెలుసా ఒత్తిడి అనేది ఒక విషయం కొన్నిసార్లు ఇది స్వీయ ప్రేరణ అని మీకు తెలుసు తరచుగా ఇది చాలా సార్లు ఉండదు ఇది ఒక భ్రమ ఇవన్నీ గ్రహించిన బెదిరింపులు ఇప్పుడు మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితి నుండి ఎలా బయటపడాలో మీకు తెలుసని గ్రహించిన తర్వాత మీరు ఎంత తక్కువ ఒత్తిడికి గురైతే అంత ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటారని మీకు తెలుసా మీరు ఒత్తిడిని తొలగించి ఆపై మీరు మరింత ఉత్పాదకంగా మారడం చాలా ముఖ్యం మీరు దాని గురించి ఆలోచించారా ఇప్పుడు తదుపరి నైపుణ్యం వైఫల్యాన్ని ఎదుర్కోవటానికి సంబంధించినది మీరు వైఫల్యాన్ని ఎలా ఎదుర్కొంటారు వైఫల్యం నిజంగా మీ విజయానికి ఒక మెట్టా మీరు మీ వైఫల్యం నుండి నేర్చుకోబోతున్నారా ఆపై మీ విజయాన్ని గొప్ప అంశంగా మార్చడానికి ఆ వైఫల్యాన్ని ఉపయోగించుకుంటారా లేదా మీరు వైఫల్యంతో కూరుకుపోతారా వైఫల్యానికి మీరు ఎలా స్పందిస్తారు కాబట్టి అది మళ్ళీ మీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది ఒక సెట్ బ్యాక్ తర్వాత తిరిగి బౌన్స్ అయ్యే రెజిలెన్స్ మీకు ఉందా కాబట్టి ప్రజలు ఉన్నారు ఒక చిన్న చిన్న ఎదురుదెబ్బ కూడా కాబట్టి వారు చాలా విసుగు చెందుతారు చాలా భావోద్వేగపరంగా కలత చెందుతారు మరియు వారు మళ్లీ ప్రయత్నించడం ఆపరు వారు దానిని ఆపుతారు అయితే తిరిగి బౌన్స్ అయ్యే వ్యక్తులు ఉన్నారు వారు నిరాశ యొక్క లోతులకి వెళతారు ఆపైవారు దాని నుండి బయటకు వస్తారు మరియు స్థితిస్థాపకత కారణంగా వారు మళ్లీ నమ్మశక్యం కాని ఎత్తుకు చేరుకుంటారు ఇది ఒక సాఫ్ట్ స్కిల్ మీకు పట్టుదల ఉందా మళ్ళీ ఇతర సాఫ్ట్ స్కిల్స్ అడ్డంకులు మరియు వ్యతిరేకతలు ఉన్నప్పటికీ మీ ప్రణాళికను కొనసాగించడం మీకు సంకల్పం ఉందా మీ లక్ష్యం సాధించే వరకు అదే శక్తితో పనిచేయడానికి శక్తి మరియు సంకల్పం తో ఉంటారా ఒక ప్రాజెక్ట్ ప్రారంభంలో చాలా ఉత్సాహంతో మరియు శక్తితో ప్రారంభించే వ్యక్తులు ఉన్నారు కానీ ప్రాజెక్ట్ ముందుకు సాగినప్పుడు ఏమి జరుగుతుంది కొంత సమయం తరువాత వారు అన్ని శక్తిని మరియు ఉత్సాహాన్ని కోల్పోతారు ఎందుకంటే వారికి మద్దతు లభించదు వారికి ఎటువంటి ప్రోత్సాహం లభించడం లేదు ఈ సమయంలో వారు తమను తాము విశ్వసించాల్సిన అవసరం ఉంది వారి అంతర్గత కోర్ చాలా బలంగా ఉండాలి అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని విశ్వసించి ఆపై ముందుకు సాగాలి వారు తిరిగి పుంజుకోవడానికి వీలుగా వారికి సంకల్ప శక్తి సంకల్పం పట్టుదల పట్టుదల అవసరం ఇప్పుడు స్వీయ నిర్వహణ కోసం మీకు అవసరమైన తదుపరి మూడు ముఖ్యమైన నైపుణ్యాలను చూద్దాం నేను సహనం సహనం మరియు విశ్వసనీయతను ఒక నైపుణ్యంగా ఉంచాను ఎందుకంటే అవి ఒకదానికొకటి ఎక్కువ లేదా తక్కువ దగ్గరగా ఉంటాయి ఇప్పుడు ఓపికగా ఉండటం అంటే ఏమిటి ఇది ఎందుకు ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్ ఎందుకంటే ఇతరులు హడావిడిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటానికి మీకు జ్ఞానం ఉండాలి ఫూల్స్ రష్ ఇన్ వేర్ ఏంజెల్స్ ఫియర్ టు ట్రెడ్ అనే సామెత గురించి మీరు వినే ఉంటారు ఏంజెల్స్ ఒక మార్గాన్ని తీసుకోవడానికి భయపడినప్పుడు కూడా మూర్ఖులు పరుగెత్తుతారు వారు పరుగెత్తుతారు ఇప్పుడు తెలివైన వ్యక్తులు ఏదైనా చేయడానికి భయపడినప్పుడు కూడా మూర్ఖులు వారు అలా చేస్తారని కట్టుబడి ఉంటారు ఇప్పుడు ఈ పరిస్థితిని అర్థం చేసుకునే ఓపిక మీకు ఉందా మీరు సరైన కదలిక సరైన అవకాశం కోసం వేచి ఉండేంత ఓపికగా ఉన్నారా లేదా అసహనంగా ఉన్నారా మీరు మీ నిగ్రహాన్ని కోల్పోతారు మీరు స్వల్ప స్వభావంగల వ్యక్తి అని చూపించండి మీకు చాలా అసహ్యకరమైన మరియు పూర్తిగా అననుకూలమైన విషయాలకు కట్టుబడి ఉండండి కాబట్టి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సంబంధాలలో సహనం చాలా ముఖ్యమైన లక్షణం చర్యను ప్రారంభించడానికి తగిన సమయం కోసం మీరు ఓపికగా వేచి ఉండగలరా మీరు ప్రారంభించడానికి మీరు అత్యంత ముఖ్యమైన సమయం కోసం వేచి ఉండాలి ఇది సరైనదని మీరు భావించినప్పుడు చర్య తీసుకోండి మరియు ఇది మీకు మరియు దానితో సంబంధం ఉన్న ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీకు అధిక స్థాయి సహనం ఉందా నేడు అసహనం ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఉన్మాదంగా మారింది ప్రజలు అత్యంత అసహనంగా ఏ రకమైన వ్యత్యాసానికైనా అసహనంగా మారారు పేరు పరంగా వ్యత్యాసం కులం మతం రంగు భాష జాతీయత పరంగా వ్యత్యాసం కాబట్టి ఒకేలా లేనిది ఏదైనా కాబట్టి ప్రజలు అసహనంగా మారతారు కానీ నేను ఆ రకమైన అసహనం గురించి మాట్లాడటం లేదు కానీ మీరు అభివృద్ధి చేయాల్సిన ఒక రకమైన సాఫ్ట్ స్కిల్ గా సహనం గురించి మాట్లాడుతున్నాను మీకు అధిక స్థాయి సహనం ఉందా మిమ్మల్ని బాధించే వివిధ రకాల లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తులు వచ్చి మీతో మాట్లాడేటప్పుడు కొంతమంది చాలా అసహనంగా ఉంటారు తద్వారా మీరు మీ నిగ్రహాన్ని కోల్పోతారు ఇప్పుడు మీకు ఆ సహనం ఉందా మీరు ప్రజలను సహించగలరా మీరు పరిస్థితులను సహించగలరా మీరు ప్రజలకు పొడవైన తాడు ఇవ్వగలరా మీరు ఎల్లప్పుడూ బంతిని అవతలి వ్యక్తి కోర్టులో నెట్టి ఆపై మీ వైపు వేచి ఉండగలరా మీరు సహనంతో ఉంటారా ప్రజలు మిమ్మల్ని నమ్మగలరా విశ్వసనీయత అనేది మీకు అవసరమైన మరో ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్ మీరు ఇంకా అభివృద్ధి చేయకపోతే అభివృద్ధి చేయండి మీరు విశ్వసనీయతతో పాటు బాధ్యతాయుతంగా మరియు కట్టుబడి ఉన్నారా మీరు నిజం మాట్లాడతారా లేదా అప్పుడప్పుడు అబద్ధాలు చెబుతారా లేదా ఎల్లప్పుడూ మాత్రమే చెబుతారా అబద్ధాలా ఇప్పుడు అబద్ధాలు మాత్రమే చెప్పడం సరదాగా ఉంటుంది కానీ మీరు నిజంగా మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే దీర్ఘకాలంలో అది సహాయపడదు 100 శాతం నిజం ఉన్న మీ మాటపై ఎంత ఎక్కువ మంది ఆధారపడగలరో అంత ఎక్కువప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు అప్పుడు ఎక్కువ మంది మీపై పెట్టుబడి పెడతారు ఎక్కువ మంది వచ్చి మీకు విజయాన్ని ఇస్తారు ఇది సత్యం మరియు సమగ్రతతో ముడిపడి ఉన్న చాలా నమ్మదగినదిగా ఉండాలి మీకు నిజాయితీ మరియు సమగ్రత యొక్క మంచి ప్రమాణాలు ఉన్నాయా మీరు చేసే పనులన్నింటిలో మీరు నైతికంగా వ్యవహరిస్తారా మీరు నైతికంగా మంచిగా ప్రవర్తిస్తున్నారా నైతికంగా ఏది సరైనది లేదా తప్పు అని మీకు తెలుసా మీరు ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని ఎంచుకుంటారా మీరు నైతికంగా సరైనదేనా ఎవరూ లేరని మీకు తెలిసిన పనులను మీరు చేస్తున్నారా కానీ ఏమీ జరగదని ప్రజలు చూసినప్పటికీ లేదా మీరు నైతికంగా సరైనవి కాని పనులు చేస్తున్నారా మీ బాస్ లేనప్పుడు మీ తల్లిదండ్రులు లేనప్పుడు మీ భాగస్వామి లేనప్పుడు మీరు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారా కాబట్టి ఈ ప్రశ్నలను అడగండి ఆపై మునుపటి ఉపన్యాసంలో నేను సూచించిన గ్రహణశీలత అనేది మీరు అవతలి వ్యక్తిపై శ్రద్ధ వహించాల్సిన విషయం ముఖ్యంగా మీరు పరస్పర చర్యలో ఉన్నప్పుడు మాట్లాడని కమ్యూనికేషన్ చర్యలపై మీరు శ్రద్ధ చూపుతున్నారా ప్రజలు తరచుగా ఒక విషయం చెబుతారు కానీ అప్పుడు వారు వేరే ఏదో అర్థం ఏదో కొన్నిసార్లు వారు సరిగ్గా వ్యతిరేక అర్థం చెపుతారు వారు ఏదో చెబుతారు వారి బాడీ లంగ్వేజ్ వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు మీరు నాన్ వెరబల్ సూచనలపై శ్రద్ధ చూపుతున్నారా వారి కళ్ళు ఏమి చెబుతున్నాయి వారి ముఖ భావాలు ఏమి సూచిస్తున్నాయి మీరు దానిని చూడగలరా తరచుగా ప్రజలు ఏదో చెబుతారని కానీ వారు దానిని అర్థం చేసుకోరు లేదా సరిగ్గా వ్యతిరేక అర్థం అని మీకు అనిపిస్తుందా వివాదాస్పద ఆలోచనలను వినేటప్పుడు మీ మనస్సు తెరిచి ఉంటుందా లేదా మీ మనస్సు దురభిప్రాయాలతో ఆపై ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటుందా మీరు దాన్ని తెరవగలరా మీరు ప్రజలను సరిగ్గా అర్థం చేసుకున్నారా ఎంత తరచుగా ప్రజలు వచ్చి మీకు చెప్తారు ఓహ్ మీరు నన్ను లేదా ప్రజలను తప్పుగా అర్థం చేసుకున్నారని మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు వారు వచ్చి నన్ను సరిగ్గా అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి మీరేనని చెప్తారా మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎంత మంది ఉన్నారు ఇప్పుడు మీరు గ్రహణశీలత పరంగా మీ పరిపక్వత భావోద్వేగ పరిపక్వతను అభివృద్ధి చేసుకుంటున్నారని ఇది చూపిస్తుంది ఆపై చివరిది కానీ అతి ముఖ్యమైనది ఈ స్పిరిచ్యుయల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ నేను చెప్పినట్లుగా ఈ అవసర సాధన మరియు స్వీయ వాస్తవికతతో పాటు నేను దీని గురించి మాట్లాడతాను సరిగ్గా తరువాతి పాఠంలో కానీ ఈ సమయంలో ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానుఅన్నింటిలో మొదటిది దీనికి మతంతో సంబంధం లేదు ఇది అధిక స్థాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మీరు కూడా గ్రహిస్తారుమీ మనస్సు శరీరం మరియు అనుభూతిని మించిన విషయాలు ఉన్నాయి అక్కడ ఏదో ఆత్మ ఉంది సరే అది అన్ని ఇతర మానవులతో అన్ని ఇతర విశ్వాలతో అనుసంధానించబడిన ఆత్మ మరియు అది మీరు ఒక తీగను కొట్టే విషయం ఇప్పుడు ఈ ప్రశ్నలను అడగండి అప్పుడు మీరు స్పిరిచ్యుయల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోగలుగుతారు మీరు మీ జీవితాన్ని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి పెంచుకుంటున్నారా ప్రజలు మమ్మల్ని ఆదర్శంగా చూస్తారా మీ పిల్లలు మీ గురించి మాట్లాడే విధానమే మీరు ఎక్కడ నిలబడతారో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం అని మీలో ఎంతమంది ఎవరో చెప్పారు పిల్లలు తమ తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుంటారని తరచుగా చెబుతారు కనీసం మీ పిల్లలు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు కుటుంబ స్థాయిలో కానీ వృత్తిపరమైన స్థాయిలో ఎంత మంది మిమ్మల్ని రోల్ మోడల్గా చూడగలరు మీరు ఎంతమందికి స్ఫూర్తినిస్తున్నారు ఇతరులు చేరుకోవాలని కోరుకునే మీ ఉన్నత స్థాయి చైతన్యం ఏమిటి ఆపై మీ స్వార్థపూరిత అవసరాలను మాత్రమే తీర్చుకునే బదులు ప్రపంచాన్ని మార్చడానికి మరియు దానిని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మీలో ప్రవృత్తి ఉందా జేమ్స్ బాండ్ లాగా మీరు ప్రపంచాన్ని రక్షించాలనుకుంటున్నారని మీలో ఒక ప్రవృత్తి ఉందా శత్రువుల నుండి రక్షించడానికి మీరు వాతావరణ మార్పుల నుండి రక్షించాలనుకుంటున్నారు మీరు ప్రజలను రక్షించడానికి వారిని మెరుగైన ప్రదేశంలో నివసించేలా చేయడానికి మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు మరియు మీరు మీ సహకారాన్ని అందిస్తారు తద్వారా విశ్వం కొంచెం మెరుగ్గా మారుతుంది ఎందుకంటే మీరు దాని గురించి ఏదో చేసారు ఆపై మీరు ప్రాపంచిక అల్పత్వాన్ని అధిగమించి సృజనాత్మకమైన ప్రేమగల నిస్వార్థమైన ప్రశాంతమైన దయగల సాహసోపేతమైన మరియు ఆదర్శప్రాయమైన మీ గొప్ప స్వభావాన్ని జీవిస్తారా మీరు ఆదర్శప్రాయమైన ఆ గొప్ప జీవితాన్ని గడుపుతున్నట్లయితే మీరు అవసరమైన అన్ని సాఫ్ట్ స్కిల్స్ ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక మేధస్సు స్థాయికి చేరుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటి గురించి ఆలోచించండి వాటిని మరోసారి సవరించండిఅవసరమైతే రివైండ్ చేయండి మరియు మళ్లీ మళ్లీ వినండిప్రారంభంలో సులభం కాదని మీరు భావించే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మరియు దాని ముగింపులో నేను మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను ఆపై ఈ ఉపన్యాసాన్ని ముగించాలనుకుంటున్నాను దీని గురించి ఆలోచించండి మీరు మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను పెంపొందించుకుని అధిక స్పిరిచ్యుయల్ ఇంటెలిజెన్స్ తో జీవించినప్పుడుమీ జీవితం చాలా స్పష్టంగా మరియు పారదర్శకంగా ఉంటుంది ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పటికీ ఎవరూ నమ్మరు మీరు ఆ స్థాయి పారదర్శకతను చేరుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను తద్వారా ప్రజలు మిమ్మల్ని స్పష్టంగా పారదర్శకంగా తెలుసుకుంటారు ఆపై మీ గురించి చాలా ఎక్కువగా మాట్లాడతారు మీకు శుభాకాంక్షలు తదుపరి ఉపన్యాసంలో కలుద్దాం అందరికి ధన్యవాదాలు